ఇంట్రడక్షన్ టు నియోలాజిజం మనం మోర్ఫోలజి అనగా పద నిర్మాణ శాస్త్రంలోని రెండు కొత్త విషయాలు నేర్చుకున్నాము మొదటిది ఇన్ఫిక్సేషన్ ఇది ప్రపంచంలోని అనేక భాషలలో విస్తృతంగా అందుబాటులో లేనిది మరియు రెండవది బౌండ్ బేస్ అనగా ఇలాంటి పదాలకు విలువ రావాలంటే సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ అవసరం ఉంటుంది ఇంతకు ముందు లింగ్విస్టిక్స్ అనగా భాషాశాస్త్రం అధ్యయనం చేసిన వారికి వీటి గురించి తెలిసి ఉండవచ్చు లింగ్విస్టిక్స్ అని పిలువబడే కోర్సును మీరు మొదటి సారి నేర్చుకుంటుంటే ఈ రెండు పదాలు ఇంతకు ముందు మీరు విని ఉండరు ఇవి మీకు కొత్త పదాలు ఈ క్రొత్తదనాన్ని ముందుకు తీసుకెళ్లి మోర్ఫోలజి అనగా పదనిర్మాణ శాస్త్రంలో ఉండే క్రొత్త విషయాలు ఏమిటో చూద్దాం నేను ముందుగా నియోలాజిజం అనే విషయాన్ని చర్చించబోతున్నాను నియోలాజిజం అంటే కొత్త పదాల సృష్టి కాబట్టి విస్తృతంగా చూస్తే ఇది క్రొత్త పదాల సృష్టి గురించి మాట్లాడుతుంది పదాల అర్థాన్ని మార్చడాన్ని కూడా నియోలాజిజం కింద పరిగణించవచ్చు అది కూడా నియోలాజిజం వర్గంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ రెండు విషయాలున్నాయి మొదటిది మీరు క్రొత్త పదాలను సృష్టిస్తున్నారు లేదా రెండవది మీరు ఇప్పటికే ఉన్న పదాల అర్థాన్ని మారుస్తున్నారు ఈ రెండు విధాలుగా చూస్తే ఈ ప్రక్రియను నియోలాజిజంఅంటారు మీరు దీని గురించి ఇంకొంచెం ఆలోచిస్తే మీ స్వంత భాషలో క్రొత్త పదాలు తయారు చేయబడ్డాయని మీరు గమనించి ఉండవచ్చు అంటే పాత పదాలు తొలగించబడ్డాయి మరియు కొన్ని పదాల అర్ధాలు విస్తరించబడ్డాయి లేదా తగ్గించబడ్డాయి కాబట్టి నేను నియోలాజిజం గురించి చెప్పినప్పుడు అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది లిట్ వంటి కొత్త తరం పదాలను మీలో ఎంతమంది విన్నారు ఒక పదంగా చూస్తే అది లైట్ అనే ఇంగ్లీష్ పదానికి పాస్ట్ టెన్స్ రూపం కానీ కొత్త తరం భాషలో ఆ పదo అర్ధం 'గొప్పది అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది' ఇది ఆంగ్ల నిఘంటువులోకి ప్రవేశించిన క్రొత్త పదం కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్న పదం అంతకు ముందు ఆ పదం లైట్ అనే ఇంగ్లీష్ పదానికి పాస్ట్ టెన్స్ రూపం ఇప్పుడు లిట్ అనేది లైట్ అనే ఇంగ్లీష్ పదానికి పాస్ట్ టెన్స్ రూపం మాత్రమే కాదు అది విస్తరించబడింది లిట్ యొక్క అర్ధం యొక్క పరిధి పెంచబడింది కొన్ని ఇతర అర్ధాలను కూడా చేర్చడానికి అది విస్తరించబడింది ఉదాహరణకు 'గొప్పది అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది' అన్న అర్ధంలో అది విరివిగా వాడబడుతుంది అని నేను ఇంతకు ముందే చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను నియోలాజిజంలో భాగమైన కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాను నేను నియోలాజిజం అని చెప్పినప్పుడు క్రొత్త పదాలు సృష్టించబడుతున్న వివిధ మార్గాలు ఏమిటో గుర్తించడం లేదా అప్పటికే ఉన్న పదాల అర్థాలు ఎలా మారతాయో తెలుసుకోవడం ముఖ్యం ముందుగా కాయిన్ద్ వర్డ్స్ తో ప్రారంభిద్దాం కొత్తగా రూపొందించబడిన లేదా సూత్రీకరించబడిన పదాలు కొన్ని ఉన్నాయి అలాంటి ఒక పదం గీక్ గీక్ అనే పదానికి అర్థం మీకు తెలుసని మీలో ఎంతమంది అనుకుంటున్నారు గీక్ వంటి పదాన్ని మీరు పలికినప్పుడు మీకు ఆ పదం ఎలా అర్ధం అవుతుంది మీరు నిఘంటువును తనిఖీ చేస్తే గీక్ అంటే విద్యా సంబందిత విషయాలను చదవడానికి మాత్రమే ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి అని అర్ధం అతను లేదా ఆమె సరదాగా ఉండే వ్యక్తి కాదు చాలా బోరింగ్ వ్యక్తులు వీరు ప్రజలతో మమేకమవ్వడం వీరికి ఇష్టం ఉండదు వారికి తమ తమ స్నేహితులతో కనబడటం ఇష్టం ఉండదు వారి ఏకైక ఇష్టమైన పని చదవడం ప్రధానంగా ఈ రకం ప్రజలు చదువులో ముందంజలో ఉంటారు మరియు వారిని తెలివైనవారుగా అందరూ భావిస్తారు ఇది ఆంగ్ల నిఘంటువులో ఇదివరకు లేదు ఇది 18 వ శతాబ్దం చివరలో ఇంగ్లీష్ నిఘంటువుకు పరిచయం చేయబడిన కొత్త పదం కాబట్టి గీక్ అనేది ఒక కాయిన్ద్ పదం అనగా కొత్తగా తయారు చేయబడిన పదం తక్కువ ఆకర్షణీయంగా ఉండి నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ చాలా తక్కువ స్నేహితులు కలిగి ఉన్న వ్యక్తిని గీక్ అని పిలుస్తారు కాబట్టి ఇలాంటి పదాలు నిఘంటువులో ఇటీవల చేర్చబడ్డాయి కొత్త పదాలు తయారు చేసే మరో మార్గం యాక్రోనిమైజేషన్ కొత్త పదాలను సృష్టించే రెండవ మార్గం యాక్రోనిమ్స్ ఇది నియోలాజిజంలో ఒక భాగం యాక్రోనిమైజేషన్ అనే ప్రక్రియ ద్వారా యాక్రోనిమ్స్ ఏర్పడతాయి మీరు యాక్రోనిమైజేషన్ అని చెప్పినప్పుడు మీరు ప్రధానంగా ప్రతి పదం యొక్క మొదటి అక్షరాన్ని తీసుకుంటున్నారని మరియు దానిని ఒక యూనిట్గా తయారు చేస్తున్నారని అర్థం లాన్ వంటి ఉదాహరణ మీకు ఇస్తాను లాన్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ అనే పెద్ద పదం యొక్క సంక్షిప్త పదం మీరు లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పినప్పుడు ఎల్ ఎన్ అని చెప్పడానికి బదులుగా మేము దానిని లాన్ అని పిలుస్తాము వాన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది వాన్ అనగా వైడ్ ఏరియా నెట్వర్క్ మనకు ఎయిమ్స్ వంటి పదాలు ఉన్నాయి ఎయిమ్స్ ఒక ఇన్స్టిట్యూట్ ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ దాని పూర్తి రూపం ఏమిటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాబట్టి అది ఎయిమ్స్ అవుతుంది ఎయిమ్స్ లేదా లాన్ లేదా వాన్ లేదా బ్రెక్సిట్ వంటి పదాలు చూడండి యాక్రోనిమైజేషన్గా పరిగణించబడేవి ఇవి ఎందుకని మనం ఏమి చేస్తున్నాం మనం ఒక పెద్ద పద సమూహం నుండి ప్రతి పదం మొదటి అక్షరాన్ని తీసుకుంటున్నాము కాబట్టి లోకల్ అని చెప్పడానికి బదులుగా 'ఎల్' తీసుకున్నాము ఏరియా అని చెప్పడానికి 'ఎ' తీసుకున్నాము మరియు నెట్వర్క్ అన్న పదానికి బదులుగా 'ఎన్' తీసుకున్నాము మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం మనం దానిని ఒక యూనిట్గా చదువుతున్నాము వాటిని స్వతంత్రంగా విడివిడిగా చదవడం లేదు మనo ఎల్ ఎన్ అని విడివిడిగా చెప్పడం లేదు దానికి బదులుగా లాన్ అని చెప్తున్నాము మనం LAN ను ఒక యూనిట్గా పరిగణించినప్పుడు అది యాక్రోనిమ్గా పరిగణించబడుతుంది కానీ దానిని ఒక యూనిట్గా చదవడానికి బదులుగా ఒక్కొక్క అక్షరం విడివిడిగా ఉపయోగిస్తుంటే అది ఆల్ఫబేటిక్ అబ్బ్రీవియేషణ్ అనగా అక్షర సంక్షిప్తీకరణ అవుతుంది కాబట్టి ఇది మనం చూడబోయే తదుపరి వర్గం ఇక్కడ స్లైడ్లను పరిశీలించండి తదుపరి వర్గం ఆల్ఫబేటిక్ అబ్బ్రీవియేషణ్ అనగా అక్షర సంక్షిప్తీకరణ అక్షర సంక్షిప్తీకరణ అంటే మీరు అక్కడ ఇచ్చిన ప్రతి అక్షరాన్ని ఉచ్చరిస్తున్నారు నేను ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ హెచ్ అంటే ఏమిటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇది కంప్యూటర్ సంబంధిత పదం కాబట్టి మొత్తం హైపర్టెక్స్ట్ మార్కప్ భాష అని చదవడానికి బదులుగా మనం కేవలం హెచ్ అని చెబుతున్నాము కానీ మనం HTML ను మొత్తం యూనిట్గా చదవము ప్రతి అక్షరాన్ని H T M మరియు L అని పలుకుతాము అందుకే ఇది అక్షర సంక్షిప్తీకరణ అవుతుంది మరోవైపు లోకల్ ఏరియా నెట్వర్క్ లాన్ గా చదవబడుతుంది ఇది యాక్రోనిమ్ అవుతుంది పై రెండు సందర్భాల్లోనూ గుర్తుంచుకోండి క్రొత్త పదాలు ఇది ఎక్రోనిమైజేషన్ లేదా సంక్షిప్తీకరణ అయినా క్రొత్త పదాలను ఆంగ్ల నిఘంటువులో ఒక రకంగా తగ్గించడం ద్వారా మార్చారు మొదటి సంక్షిప్తీకరణ ఎక్రోనిమైజేషన్ ఇక్కడ మీరు పదాన్ని యూనిట్గా చదువుతున్నారు రెండవది కూడా కుదించబడుతోంది కానీ మీరు దానిని యూనిట్గా చదవడం లేదు బదులుగా మీరు దానిని విభిన్న అక్షరాలుగా చదువుతున్నారు అప్పుడు అది హెచ్ గా ఉంటుంది మనము క్రొత్త పదాలను సృష్టించే తదుపరి పద్ధతి క్లిప్పింగ్స్ మీరు క్లిప్పింగ్స్ గురించి చెప్పినప్పుడు మీరు ఏమి చేస్తున్నారు మీరు ప్రాథమికంగా దానిని కత్తిరించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఒక పెద్ద పదం మరియు మీరు దానిలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నారు అప్పుడే మీరు దానిని క్లిప్పింగ్ అని పిలుస్తారు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ డాక్టర్ మీరు డాక్టర్ అని చెప్పినప్పుడు మేము డి అని వ్రాయడం లేదు దానికి బదులుగా మీరు దాని క్లిప్పింగ్ను ఉపయోగిస్తున్నాము అంటే మీరు కేవలం 'Dr ' అని మాత్రమే ఉంచుతారు అదేవిధంగా మీరు ప్రొఫెసర్ను ప్రొఫెసర్ అని సంబోధించినప్పుడు ఇక్కడ పూర్తి స్పెల్లింగ్ పి అయినా కానీ ఇక్కడ మొత్తం పదాన్ని వ్రాయడానికి బదులుగా మీరు దానిని కత్తిరించి 'Prof ' అని మాత్రమే వాడు తున్నారు కాబట్టి Professor కు బదులుగా వాడే 'Prof ' అనేది క్లిప్పింగ్ యొక్క ఒక ఉదాహరణ అలాగే doctor కు బదులుగా వాడే 'Dr ' కూడా క్లిప్పింగ్ యొక్క ఒక ఉదాహరణ ఇంగ్లీషుతో పాటు మీ భాషలో కూడా ఉన్న ఇలాంటి క్లిప్పింగ్ల గురించి ఆలోచించండి ఇప్పుడు నేను బ్లెండింగ్ లేదా బ్లెండ్స్ అనే చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను బ్లెండింగ్ అనే దాన్ని మీరు ఒక ప్రక్రియగా కూడా పిలువవచ్చు కాబట్టి మీరు బ్లెండింగ్ అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి బ్లెండింగ్ అనే పదం మీకు ఏమి చెబుతుంది బ్లెండింగ్ అనే పదాన్ని మీరు విన్నప్పుడు మీరు ఎలాంటి సమాచారాన్ని పొందుతారు బ్లెండింగ్ అంటే విషయాలను కలపడం మనమందరం మన ఇళ్లలో బ్లెండర్లను ఉపయోగిస్తాము మనం చాలా విషయాలు కలిపి ఉంచినప్పుడు మరియు వాటిని మిళితం చేస్తున్నప్పుడు లేదా వాటిని మిక్సింగ్ చేస్తున్నప్పుడు మనం దానిని బ్లెండింగ్ అని పిలుస్తాము మోర్ఫోలజి అనగా పద నిర్మాణ శాస్త్రంలో కూడా ఇలాంటిదే జరుగుతోంది కాబట్టి పద నిర్మాణంలో ఏమి జరుగుతుంది మీరు ఒక పదంలో సగం మరొక పదంలో సగం తీసుకుంటారు మరియు మీరు వాటిని కలిపి ఒక క్రొత్త పదంగా చేస్తారు ఉదాహరణ ఇన్ఫోటైన్మెంట్ ఇన్ఫోటైన్మెంట్ యొక్క అర్థం ఏమిటి ఇంట్లో స్మార్ట్ టీవీలున్నవారందరికీ ఇన్ఫోటైన్మెంట్ ఛానెల్స్ ఉండుండాలి ఇన్ఫోటైన్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్ అనగా సమాచారం మరియు ఎంటర్టెయిన్మెంట్ అనగా వినోదం కలగలిసిన పదం ఇన్ఫర్మేషన్లో కొంత భాగం 'info' అంటే సమాచారం తీసుకోబడింది మిగిలినది ఎంటర్టెయిన్మెంట్ లో 'tainment' తీసుకోబడింది కాబట్టి ఇన్ఫర్మేషన్ మరియు ఎంటర్టెయిన్మెంట్ రెండింటినీ ఉంచడం ద్వారా మనకు ఒక మిశ్రమ పదం వచ్చింది ఇన్ఫోటైన్మెంట్ కాబట్టి ఇది కూడా ఇంగ్లీష్ నిఘంటువుకు కొత్త పదాలను జోడించగల కొత్త మార్గం ఇదే మార్గంలో మనం ఏదైనా భాషకు కొత్త పదాలను జోడించవచ్చు ఇప్పుడు మనకు జెనెరిఫైడ్ పదాలు ఉన్నాయి నియోలాజిజంలో జెనెరిఫైడ్ పదాలు కూడా చాలా ఆసక్తికరమైన భాగం ఈ పదాలకు ఉత్తమ ఉదాహరణ జిరాక్స్ ఈ పత్రాన్ని నేను ఫోటోకాపీ చేయబోతున్నానని మీలో ఎంతమంది చెప్పారో ఆలోచిoచండి మనము అలా అనము మనందరం ఈ పత్రాన్ని జిరాక్స్ చేయబోతున్నానని చెప్తాం జిరాక్స్ అనేది ఒక ఫోటోకాపియర్ మెషీన్ పేరు అని మీకు తెలుసా ఈ బ్రాండ్ బాగా ప్రాచుర్యం పొందింది ఇది ఇప్పుడు జెనెరిఫైడ్ పదం అయింది ఇది ఫోటోకాపీకి పర్యాయపదంగా మారింది కాబట్టి నేను 'ఈ పత్రాన్ని ఫోటోకాపీ చేయాలనుకుంటున్నాను' అని చెప్పాలనుకున్నప్పుడు దానికి బదులుగా నేను 'ఈ పత్రాన్ని జిరాక్స్ చేయాలనుకుంటున్నాను' అని చెప్పుతున్నాను కాబట్టి జిరాక్స్ ఒక సాధారణ పదంగా మారింది ఇప్పుడు మనకు నియోలాజిజం లో మరొక విషయం ఉంది అది ప్రోపర్ నౌన్స్ కొన్నిసార్లు ఒక నిర్దిష్ట వ్యక్తి పేరు పెట్టబడుతుంది అప్పుడు ప్రోపర్ నౌన్స్ కామన్ నౌన్స్ వలె సాధారణీకరించబడుతుంది ఇక్కడ నేను ఇచ్చిన ఉదాహరణ గిలెటిన్ గిలెటిన్ అనేది ఒక యంత్రం ఇది ఫ్రెంచ్ రాజ కుటుంబం యొక్క ఉరిశిక్ష కోసం ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఉపయోగించబడింది గిలెటిన్ను డాక్టర్ గిలెటిన్ కనుగొన్నారు డాక్టర్ గిలెటిన్ ఈ యంత్రాన్ని కనుగొన్నారు ఏదేమైనా ఈ ప్రత్యేకమైన శిక్ష అమలు యంత్రానికి దాని ఆవిష్కర్త పేరు పెట్టబడింది దీనికి ఒక పేరు పెట్టడానికి బదులుగా లేదా దీనిని శిక్ష అమలు చేసే యంత్రం అని పిలవడానికి బదులుగా ప్రజలు దీనిని గిలెటిన్ అని పిలవడం ప్రారంభించారు గిలెటిన్కు దాని ఆవిష్కర్త పేరు పెట్టబడింది అది ఆంగ్ల నిఘంటువులో కొత్త పదంగా మారింది కాబట్టి గిలెటిన్ అనే ప్రోపర్ నౌన్ ఒక కామన్ నౌన్ గా మార్చబడింది భాష అనేది డైనమిక్ గా మరియు ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఇతర భాషల నుండి చాలా పదాలను తీసుకోవడం కూడా మనం చూడవచ్చు కాబట్టి మీరు రుణం తీసుకున్నప్పుడు మీరు నేరుగా రుణం తీసుకుంటారు లేదా మీరు పరోక్షంగా తీసుకుంటారు మీరు ఇతర భాష నుండి ఈ పదాన్ని పొందుతున్నప్పుడు మరియు మీరు దానిని ఉపయోగిస్తున్నప్పుడు దానిని డైరెక్ట్ బారోయింగ్ అంటారు ఉదాహరణకు కిండర్ గార్టెన్ అన్న పదం ఈ పదం ఒక జర్మన్ పదం దీని అర్ధం ప్రీ ప్రైమరీ పాఠశాల లేదా నర్సరీ పాఠశాల వంటి ప్రాథమిక పాఠశాల కాబట్టి బ్రిటీషర్లు లేదా ఆంగ్ల ప్రజలు ఈ పదాన్ని జర్మన్ నిఘంటువు నుండి పొందారు వారు దానిని మార్చడానికి ప్రయత్నించలేదు వారు దానిని జర్మన్ల నుండి పొందిన విధంగానే ఉపయోగించారు కాబట్టి కిండర్ గార్టెన్ అనే పదం ఆంగ్ల పదం కాకపోయినప్పటికీ క్రమంగా ఆంగ్ల నిఘంటువులో ఒక భాగంగా మారింది దీనిని డైరెక్ట్ బారోయింగ్ అంటారు ఇప్పుడు ఇండైరెక్ట్ బారోయింగ్ కూడా ఉంది ఉదాహరణకు ఆల్కహాల్ వంటి పదం ఆల్కహాల్ అంటే ఫైర్వాటర్ అంటే అగ్నిని కలిగి ఉన్న నీటిని ఆల్కహాల్ అని పిలుస్తారు ఇవి నేటివ్ అమెరికన్ పదాలు రెయిల్ రోడ్ కూడా అంతే రెయిల్ రోడ్ అంటే నేటివ్ అమెరికన్ భాషలో ఇనుప గుర్రం అని అర్ధం ఇది క్రమంగా ఆంగ్ల నిఘంటువులో ఒక భాగంగా మారింది కాబట్టి ఆల్కహాల్ అంటే ఫైర్వాటర్ మరియు రెయిల్ రోడ్ అంటే ఇనుప గుర్రం ఇవన్నీ ఇండైరెక్ట్ బారోయింగ్కు ఉదాహరణలు బ్రిటీషర్లు ఇతర భాషల నుండి తీసుకున్న ఈ పదాలను నేరుగా ఉపయోగించలేదు దానికి బదులుగా వారు పదాలను అరువు తీసుకున్నారు వాటిని నేరుగా ఉపయోగించుకునే బదులు వారు తమ సొంత ప్రయోజనం కోసం ఆ పదాలను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు క్రొత్త పదాల సృష్టికి ఇవి కొన్ని మార్గాలు కానీ క్రొత్త పదాల సృష్టికి ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయని దీని అర్ధం కాదు మీరు నియోలాజిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇవి కొన్ని ప్రక్రియలు కొన్ని పదాలు అని మీరు గమనించాలి నియోలాజిజం అని పిలువబడే ఈ ప్రత్యేకమైన సబ్ యూనిట్ ను ముగించేముందు మనం చర్చించినదానిని మరలా చూద్దాం నియోలాజిజం అనేది ఒక ప్రక్రియ దీని ద్వారా కొత్త పదాలను నిఘంటువులో చేర్చవచ్చు లేదా ఇప్పటికే ఉన్న పదాల అర్థాన్ని మార్చవచ్చు మీ అందరికీ ఇది గుర్తుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు క్రొత్త పదాలను జోడిస్తున్నారు రెండవది మీరు అర్థాన్ని మారుస్తున్నారు నేను ప్రధానంగా ఇక్కడ కొత్త పదాల చేరిక గురించి మాట్లాడుతున్నాను ఆంగ్ల నిఘంటువులో కొత్త పదాలు జోడించబడే వివిధ ప్రక్రియలు ఏమిటి ఇవి కొన్ని ఉదాహరణలు కాయినింగ్ ద్వారా యాక్రోనిమైజింగ్ ద్వారా అబ్బ్రీవియేటింగ్ ద్వారా క్లిప్పింగ్ద్వారా బ్లెండింగ్ ద్వారా జెనెరిఫైయింగ్ ద్వారా ప్రోపర్ నౌన్స్ ను కామన్ నౌన్స్ గా వాడడం ద్వారా డైరెక్ట్ బారోయింగ్ మరియు ఇండైరెక్ట్ బారోయింగ్ అనే ప్రక్రియల ద్వారా చేయవచ్చు నేను కొన్ని ఉదాహరణలు ఇప్పటికే చర్చించాను మీ అందరికీ నా సలహా ఏమిటంటే మీరు ఈ ప్రక్రియలను బాగా అర్థం చేసుకున్నారో లేదో దయచేసి నిర్ధారించుకోండి మరియు సాధ్యమైనంత ఎక్కువ ఇతర ఆంగ్ల పదాలను జోడించడానికి ప్రయత్నించండి అంతే కాక ఇదే పనిని మీ మాతృ భాషకు విస్తరించడానికి ప్రయత్నించండి నేను ఇక్కడ చర్చించిన అన్ని ప్రక్రియలు మీ భాషలో అందుబాటులో ఉన్నాయని మీరు అనుకుంటున్నారా మన భాషలు ఈ విధంగా పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారా ఈ విధంగా మనం పదాలను కూడా జతచేస్తామా లేదా మన స్వంత భాషలో మన పదాల అర్థాలను కూడా మార్చుకుంటామా ఆలోచించండి ఇప్పుడు మీరు నియోలాజిజం యొక్క ఇటువంటి ప్రక్రియల ఆధారంగా కొన్ని అసైన్మెంట్లు చేయవచ్చు ఇప్పుడు పదాల అర్ధం కాలక్రమేణా ఎలా మారిందో చూద్దాం మునుపటి చర్చ ప్రధానంగా క్రొత్త పదాలు ఎలా సృష్టించబడుతుందనే దాని గురించి మరియు ఇప్పుడు మనం అర్థం ఎలా మార్చబడిందనే దాని గురించి మాట్లాడబోతున్నాం మార్పు వివిధ స్థాయిలలో జరగవచ్చు మార్పు 'వ్యాకరణ వర్గ స్థాయి'లో జరగవచ్చు ఇది 'పదజాల స్థాయి'లో జరగవచ్చు మరియు నేను సెమాంటిక్ బ్రాడెనింగ్ అనగా అర్థ విస్తరణ మరియు నారోయింగ్ అంటే అర్ధ సంకుచితం గురించి కూడా మాట్లాడుతున్నాను సెమాంటిక్ డ్రిఫ్ట్ ఉంది మరియు తరువాత రివర్సల్ ఉంది ఇప్పటికే ఉన్న పదం యొక్క అర్థం మారే వివిధ మార్గాలు ఇవి వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటిది ఏమిటి మొదటిది వ్యాకరణ విభాగంలో జరిగే మార్పు 'పోనీటెయిల్' అనే ఈ పదాన్ని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను సాధారణంగా దీనిని నామవాచకంగా ఉపయోగిస్తాము చిన్నారులు కలిగి ఉన్న చిన్న కేశాలంకరణను 'పోనీటెయిల్' అంటాం కానీ ఈ ప్రత్యేకమైన నామవాచక పదాన్ని ఇక్కడ క్రియగా కూడా ఉపయోగించారని మీరు గమనించాలి ఉదాహరణకు 'నేను ఆమె జుట్టును పోనీటెయిల్ చేయాలనుకుంటున్నాను' అని చెప్పినప్పుడు అది ఒక 'టు ఇంఫినిటివ్' గా పనిచేస్తోంది వాస్తవానికి 'టు ఇంఫినిటివ్' అంటే ఒక క్రియా రూపం 'నేను ఆమె జుట్టును పోనీటెయిల్ చేశాన'ని కూడా చెప్పగలను ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కాని అలాంటి ఉపయోగాలు అసాధ్యం కాదని మరియు అలా జరగడం సర్వ సాధారణం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటివి చాలా ఉన్నాయి 'నేను ఆమె జుట్టును పోనీటెయిల్ చేసాను' లాంటి వాక్యాలు ఉన్నాయి కాబట్టి నామవాచకంగా ఉండే పోనీటెయిల్ అనే పదం యొక్క వ్యాకరణ వర్గం క్రియగా మార్చబడింది పదం యొక్క అర్థం మారే ఒక మార్గం ఇది ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ ఆఫ్ వొకాబ్యులరి అనగా పదజాలం యొక్క పొడిగింపు గురించి మాట్లాడుదాం ఒక డొమైన్లో భాగంగా ఉండే పదజాలం ఇప్పుడు ఇతర డొమైన్లో ఒక భాగంగా మారింది ఈ సందర్భంలో మనం షిప్ మరియు కెప్టెన్ల గురించి చూద్దాం షిప్ మరియు కెప్టెన్ అనే పదాలు పరిమిత డొమైన్లకు మాత్రమే సంబంధించినవి ఒకప్పుడు కెప్టెన్ అంటే ఓడ యొక్క డొమైన్కు మాత్రమే సంబంధించిన పదం కెప్టెన్ ఓడకు మాత్రమే చెందినవాడు అప్పుడు మీరు ఒక జట్టు కెప్టెన్ అని వాడే వారు కాదు కానీ ఇప్పుడు ఒక జట్టుకు కెప్టెన్ ఉన్నాడు ఒక విమానంలో కెప్టెన్ ఉన్నాడు ఓడలో కెప్టెన్ కూడా ఉన్నాడు కొన్నిసార్లు 'మా తండ్రి మా కుటుంబానికి కెప్టెన్' అని అలంకార ప్రాయంగా కూడా చెప్పవచ్చు కాబట్టి ఇది ఒక రకమైన వాక్య నిర్మాణం కెప్టెన్ అనే పదం దాని డొమైన్ను ఒక పదజాలంగా విస్తరించింది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది డొమైన్ యాజ్ ఎ వొకాబ్యులరి కూడా ఒక పదం యొక్క అర్థాన్ని మార్చే వర్గంలోకి వస్తుంది కాబట్టి షిప్ మరియు కెప్టెన్ అనే పదాలు ఒక వర్గానికి చెందిన పదాలు కావు ఈ రోజుల్లో కెప్టెన్ అనే పదాన్ని బహుళ కోణాలలో ఉపయోగిస్తున్నారు కొన్ని ఉదాహరణలు నేను ఇప్పుడే ఇచ్చాను హౌస్ కెప్టెన్ కూడా ఈ రోజుల్లో మనకు ఎదురయ్యే సుపరిచితమైన పదం ఇప్పుడు మనం చూడబోయే మూడవ రూపం బ్రాడెనింగ్ అనగా పద విస్తరణ మీరు విస్తరించడం గురించి చెప్పినప్పుడు ఒక నిర్దిష్ట పదం యొక్క అర్ధం చాలా విస్తృతంగా మారింది అని అర్ధం వాస్తవానికి ఇది చాలా ఇతర అర్ధాలను ఇస్తుంది 'కూల్' అన్న పదాన్ని తీసుకుందాం 'కూల్' అనే పదం అనేది కొత్త తరం వారికి చాలా ఇష్టమైన పదం మంచిగా ఆసక్తికరంగా మరియు అద్భుతంగా ఉన్న ప్రతీ దాని గురించి చెప్పడానికి వారు కూల్ అనే పదాన్ని ఉపయోగించబోతున్నారు ఈ దుస్తులు 'కూల్' గా ఉన్నాయి ఈ సబ్జెక్టు 'కూల్' గా ఉంది అని వారు చెప్తారు ఈ సబ్జెక్టు 'కూల్' గా ఉంది అని నేను నమ్ముతున్నాను ఈ సబ్జెక్టు 'కూల్' గా ఉందో లేదో మీరే నాకు చెప్పాలి ఈ స్థలం 'కూల్' గా ఉంది అని కూడా మనం చెప్పవచ్చు ఈ తరగతి గది 'కూల్' గా ఉంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి 'కూల్' అనే పదం ఇకపై ఉష్ణోగ్రతకి మాత్రమే సంబంధించినది కాదు పాత రోజుల్లో ఈ పదం ఉష్ణోగ్రతకు సంబంధించిన పదం మాత్రమే ఇది ఉష్ణోగ్రతకు సంబందించిన సమాచారానికి మాత్రమే పరిమితం అవుతుంది ఉష్ణోగ్రత కొద్దిగా తక్కువగా ఉంటే అప్పుడు మనం వాతావరణం 'కూల్' గా ఉంది అని అంటాం కానీ ఇప్పుడు 'కూల్' అంటే అది చాలా విషయాలకు వర్తిస్తుంది ఆ పదం తరగతి గదికి కోర్సుకు దుస్తులకు స్థలానికి భవనానికి ఇలా ప్రతిదానికీ ఎలా విస్తరించవచ్చో నేను మీకు ఉదాహరణలు ఇచ్చాను అప్పుడు నేను ఇవ్వబోయే ఇంకో ఉదాహరణ 'కూల్' అనే పదానికి పూర్తిగా వ్యతిరేకం 'కూల్' ఒక ఇరుకైన అర్ధం నుండి విస్తృత అర్ధానికి మారింది కాని నారోయింగ్ అన్న ప్రక్రియను చూస్తే ఒక పదం యొక్క అర్థం ఇదివరకు చాలా విస్తృతంగా ఉండేది కానీ ఇప్పుడు అది తగ్గించబడింది అని తెలుసుకోవాలి ఉదాహరణకు గర్ల్ అన్న పదం ఇదివరకు అమ్మాయిలందరి గురించి వాడబడేది స్త్రీలు అందరూ వయస్సుతో సంబంధం లేకుండా అమ్మాయిగా పరిగణించబడేవారు కానీ ఇప్పుడు ఈ పదం చిన్న అమ్మాయిలకు మాత్రమే పరిమితం చేయబడింది గర్ల్ అనే పదాన్ని మనం సీనియర్ సిటిజన్ గురించి మాట్లాడేటప్పుడు వాడం అయితే ఇది వరకు మాత్రo ఆమె ఒక సీనియర్ సిటిజన్ అయినా కూడా ఒక గర్ల్ గా సంబోధించేవారు కానీ ఇప్పుడు గర్ల్ యొక్క అర్ధం తగ్గించబడింది ఏ వయస్సు స్త్రీలైనా అన్న భావం నుండి చిన్న ఆడ పిల్లలు అన్న భావానికి అది తిరిగి వచ్చింది ప్రాథమికంగా చిన్న ఆడపిల్లలను ఇప్పుడు గర్ల్ గా పిలుస్తున్నారు ఆర్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది ఇది వరకు ఆర్ట్ అన్ని రకాల కళలను సూచించేది సైన్స్ ఒక ఆర్ట్ గణితం ఒక ఆర్ట్ కానీ ఇప్పుడు కళకు పరిమితమైన అర్థ వివరణ ఉంది ఇప్పుడు ఆర్ట్ లో అన్ని సైన్స్ సబ్జెక్టులు ఉండవు కాబట్టి ఆర్ట్ అనేది కళ యొక్క అర్ధానికి తగ్గించబడింది తదుపరి ప్రక్రియ సెమాంటిక్ డ్రిఫ్ట్ 'సెమాంటిక్ డ్రిఫ్ట్' అంటే ఒక నిర్దిష్ట పదం యొక్క అర్థం మరొక డొమైన్కు మార్చబడింది లేడీ అనే పదాన్ని చూద్దాం ఈ పదం ప్రధానంగా రెండు పదాల నుండి వచ్చింది ఒకటి హాఫ్ ఇది రొట్టె హాఫ్ అంటే రొట్టె మరియు దిగే అంటే పిసగడం కాబట్టి రొట్టెని పిసికి కలుపుకునే వారిని లేదా రొట్టెలు పిసుకుతున్న వారిని 'లేడీ' అని పిలిచే వారు ఇక్కడ 'సెమాంటిక్ డ్రిఫ్ట్' ఎలా జరిగిందో చూడండి ఇప్పుడు 'లేడీ' అంటే ఒక ఉన్నత సమాజానికి చెందిన వ్యక్తి అంటే బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వ్యక్తి లేడీ అన్న పదం ఇకపై బ్రెడ్ పిసికే వారి గురించి కాదు దాని రూపం మార్చబడింది అది ఉన్నతంగా వాడబడుతుంది ఈ పదం విద్యావంతులైన మరియు ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ అర్ధంలో ఒక రకమైన షిఫ్ట్ జరిగింది అది ఎలాంటి షిఫ్ట్ ఇక్కడ సెమాంటిక్ డ్రిఫ్ట్ లేదా సెమాంటిక్ షిఫ్ట్ జరిగింది రొట్టెలు పిసికి కలిపే వ్యక్తి అన్న అర్ధం నుండి ఒక బోర్డు రూమ్ డిస్కషన్ లో పాల్గొన గలిగే ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విధంగా ఇక్కడ మార్పు జరిగింది పదం మార్చడంలో ఇక్కడ తుది ప్రక్రియ ఒకటి ఉంది దీనిని మనం రివర్సల్స్ అని పిలుస్తాము రివర్సల్స్ అంటే రెండు వేర్వేరు పదాలు మునుపటి రోజుల్లో ఒక రూపంలో మరియు ఇటీవలి రోజుల్లో మరొక రూపంలో ఉపయోగించబడడం స్క్వేర్ డీల్ అనే ఒక పదం ఉంది ఇది 1930 మరియు 40 లలో ఉపయోగించబడింది కానీ అదే పదం 1950 లో స్క్వేర్ వన్ గా మార్చబడింది ఈ రెండింటి అర్థం ప్రాథమికంగా ఒకే విధంగా ఉంది కానీ ఆ పదం యొక్క రూపం మారిపోయింది ఇదివరకు స్క్వేర్ డీల్ అనేవారు ఇప్పుడు దీనిని స్క్వేర్ వన్ అంటున్నారు పదం యొక్క అర్థాన్ని ఇలా మార్చవచ్చు అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మునుపటి స్లయిడ్లో క్రొత్త పదాలు ఎలా ప్రవేశపెట్టబడ్డాయో చూశాము మరియు ఈ స్లయిడ్లో అర్థాలు ఎలా మార్చబడుతున్నాయో చూశాము ఇప్పుడు పదాలను సృష్టించే విభిన్న ప్రక్రియల గురించి మీకు కొంత ఆలోచన ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను దీని ద్వారా మీరు నిజంగా క్రొత్త పదాలను ఎలా ఏర్పరుస్తారు మరియు ఇప్పటికే ఉన్న పదాలను ఎలా మార్చుకుంటారు అన్నది చూడవచ్చు కాబట్టి రెండు వేర్వేరు ప్రక్రియలు ఉన్నాయి వీటి ద్వారా కొత్త పదాలు ఏర్పడతాయి వాటినే మనం పద నిర్మాణ నియమాలు అని పిలుస్తాము రెండు వేర్వేరు నామవాచకాలను జోడించడం ద్వారా కొత్త పదాలు ఏర్పడతాయి ఇది ఒక భిన్నమైన సూత్రం దీన్ని చూడండి మీకు నామవాచకం ప్లస్ నామవాచకం ఉన్నప్పుడు మీరు ప్రాథమికంగా ల్యాండ్ లార్డ్ వంటి పదాలను పొందుతారు కాబట్టి మీరు ల్యాండ్ మరియు లార్డ్ అన్న రెండు పదాలు చెప్పినప్పుడు రెండూ నామవాచకాలేనని గ్రహించాలి యాడ్జేక్టివ్ అనగా విశేషణం మరియు నామవాచకం వంటి పద ఉత్పన్న నియమాలు ఉండవచ్చు ఈ సందర్భంలో హై అనేది విశేషణం మరియు చెయిర్ అనే నామవాచకం వాడి హై చెయిర్ అన్న పదం తయారు చేయవచ్చు ఇప్పుడు మీకు ఓవర్ డోస్ అన్న పదం ఉంది దీనిలో సూత్రం ఏమిటి ప్రిపోజిషన్ ప్లస్ నామవాచకం 'ఓవర్' అనేది ప్రిపోజిషన్ 'డోస్' అనేది నామవాచకం అప్పుడు మీకు క్రియ ప్లస్ నామవాచకం అయిన 'గో కార్టింగ్' ఉంది ఇక్కడ మీరు గో కార్ట్ అని చెప్పినప్పుడు 'గో' అనేది క్రియ మరియు 'కార్ట్' నామవాచకం కావచ్చు తదుపరి నియమం విశేషణం ప్లస్ విశేషణం ఉదాహరణకు రెడ్హాట్ మీరు 'ఓ దట్ ఈజ్ ఎ రెడ్ హోట్ షో' అని చెప్పినప్పుడు అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు స్మార్ట్ గా ఉంటుంది రెండూ విశేషణాలు ఇక్కడ రెడ్ అన్న పదం ఉంది ఇది విశేషణం హాట్ అన్న పదం కూడా ఉంది అది కూడా విశేషణమే మీకు నామవాచకం ప్లస్ విశేషణం ఉంది ఉదాహరణకు స్కై బ్లూ ఇక్కడ 'స్కై' అనేది ఒక నామవాచకం మరియు 'బ్లూ' అనేది ఒక విశేషణం చివరి డెరివేషనల్ రూల్ లేదా వర్డ్ ఫార్మేషన్ రూల్ ఏమిటంటే ప్రిపోజిషన్ ప్లస్ క్రియ ఉదాహరణకు ఓవర్ సీ 'ఓవర్' అనేది ప్రిపోజిషన్ మరియు 'సీ' అనేది క్రియ మీరు కొత్త పదాలను సృష్టించగల వివిధ మార్గాలు ఇవి మీరు ఇలాంటి కొత్త పదాలను సృష్టించినప్పుడు ఇవి కాంప్లెక్స్ పదాలా లేదా ఇవి కాంపౌండ్ పదాలా అని మనం కనుగొంటాము మనం ఇంతకు ముందు చర్చించిన విధంగా మీరు వాటిని గుర్తుంచుకుంటే కాంప్లెక్స్ పదాలలో ఒక ఫ్రీ మార్ఫిమ్ ఒక ఒక బౌండ్ మార్ఫిమ్ ఉంటాయి కాంపౌండ్ పదాలలో రెండు ఫ్రీ మార్ఫిమ్లు కలిసి ఉంటాయి ల్యాండ్ లార్డ్ హై చెయిర్ఓవర్ డోస్ గో కార్ట్రెడ్ హాట్ స్కై బ్లూ landlord highchair overdose go kart red hot sky blue మరియు ఓవర్ సీ లాంటి పదాలన్నింటినీ పరిశీలిస్తే ఇవన్నీ ఫ్రీ మార్ఫిమ్లు ఇవన్నీ ఫ్రీ మార్ఫిమ్ల అయిన కారణంగా ఈ పదాలన్నీ కాంపౌండ్ పదాలు ఈ సందర్భంలో మీకు నా ప్రశ్న ఏమిటంటే కాంపౌండ్ పదాలు రెండు పదాలకు పరిమితం అని మీరు అనుకుంటున్నారా లేదా అది అంతకంటే ఎక్కువ ఉండవచ్చా దాని గురించి ఆలోచించండి ఎందుకంటే మీరు తరువాత దీని గురించిన అసైన్మెంట్ చేయాల్సి రావచ్చు మీరు ఇంకో ప్రశ్న గురంచి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను 'హెడ్' లేని పదం ఏదైనా ఉందా ఇది కాంపౌండ్ పదం అయినా లేదా కాంప్లెక్స్ పదం అయినా ఒక 'హెడ్ వర్డ్ ' ఉండాలి ఈ 'హెడ్ వర్డ్ ' చివరికి ఈ పదం యొక్క అతి ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు 'టీచర్' అన్న పదాన్ని చెప్పినప్పుడు దీంట్లో ఒక 'హెడ్ వర్డ్ ' ఉండాలి ఇక్కడ 'హెడ్ వర్డ్ ' ఏమిటో మీరు నాకు చెప్పగలరా ఇక్కడ 'హెడ్ వర్డ్ ' 'టీచ్' మరియు 'టెయిల్ వర్డ్' 'ఎర్' ఇక్కడ 'ఎర్' అనేది మార్ఫిమ్ కాబట్టి ఈ సందర్భంలో మీరు 'ల్యాండ్ లార్డ్' అని చెప్పినప్పుడు దానిలో ఒక 'హెడ్ వర్డ్ ' ఉండాలి ఏది 'హెడ్ వర్డ్ ' మరియు ఏది 'టెయిల్ వర్డ్' 'హై చెయిర్' అన్న పదంలో ఏది 'టెయిల్ వర్డ్' ఏది 'హెడ్ వర్డ్' కాబట్టి మీరు హై చెయిర్ అని చెప్పినప్పుడు ఇక్కడ చెయిర్ అనేది ప్రధానంగా హెడ్ వర్డ్ ఎందుకంటే మీరు కుర్చీ గురించి మాట్లాడుతున్నారు అది ఎత్తుగా ఉందా తక్కువగా ఉందా అది పొడవైనదా లేదా పొట్టిగా ఉందా అనేది కుర్చీ యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఇక్కడ హెడ్ వర్డ్ కుర్చీ 'ల్యాండ్ లార్డ్' అన్న పదంలో అతను దేనికి యజమాని అతను 'ల్యాండ్' యొక్క యజమాని కాబట్టి లార్డ్ అనేది ఇక్కడ హెడ్ వర్డ్ ఓవర్ డోస్ అన్న పదంలో 'డోస్' అనేది హెడ్ వర్డ్ గో కార్ట్ అన్న పదంలో ఏది హెడ్ వర్డ్ మరియు ఏది టెయిల్ వర్డ్ అని చెప్పడం అంత సులువు కాదు రెడ్హాట్ పరిస్థితి కూడా ఇంతే దీంట్లో ఏది హెడ్ వర్డ్ మరియు ఏది టెయిల్ వర్డ్ అని చెప్పడం కష్టం ఇవి అర్థం చేసుకోవడo కొద్దిగా గమ్మత్తైన పని మీరు ఇంగ్లీష్ భాషా సందర్భం నుండి మాత్రమే కాకుండా మీ మాతృ భాష యొక్క సందర్భం నుండి కూడా ఈ ప్రశ్నలను గుర్తుంచుకోవాలని మరియు వాటి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడున్న ప్రశ్నలు ఏమిటి మొదట కాంపౌండ్ పదాలు కేవలం రెండు పదాలకు మాత్రమే పరిమితం అని మీరు అనుకుంటున్నారా లేదా మీరు అంతకంటే ఎక్కువ జోడించగలరా రెండవది అన్ని సమ్మేళనం పదాలకు హెడ్ వర్డ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా లేదా కాంపౌండ్ పదంలో హెడ్ వర్డ్ లేని సందర్భాలు ఉన్నాయా వీటి గురించి ఆలోచించండి మోర్ఫోలజి యొక్క తదుపరి సెషన్లో మనం మళ్ళీ కలుద్దాం కీవర్డ్లు నియోలాజిజం కోయినింగ్ యాక్రోనిమైజేషన్ ఆల్ఫబెటిక్ అబ్బ్రీవియేషణ్ క్లిప్పింగ్ బ్లెండింగ్ జెనెరిఫైడ్ వర్డ్ ప్రొపర్ నౌన్ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ బారోవింగ్ వ్యాకరణ వర్గ మార్పు పదజాలం పొడిగింపు అర్థ విస్తరణ అర్థ సంకుచితం అర్థ ప్రవాహం తిరోగమనం పద నిర్మాణ నియమాలు